అందరికీ నమస్కారం S పారామితులపై నేటి ఉపన్యాసానికి స్వాగతం ఇక్కడ మునుపటి ఉపన్యాసం ను కొనసాగిస్తాము మునుపటి ఉపన్యాసం లో మనము ABCD పారామితులను చూశాము మరియు దాని లక్షణాలు మరియు సిమెట్రికల్ నెట్వర్క్కు A D మరియు సిమెట్రికల్ నెట్వర్క్కు AD BC 1 అని మనము చూశాము ఆపై మనము వాస్తవానికి కొన్ని సందర్భాల్లో ABCD పారామితులను లెక్కించాము మరియు ఇవి సిరీస్ Z ఇంపిడెన్స్ లేదా షంట్ Y అడ్మిటెన్స్ అని మనము చూసాము మనము ట్రాన్స్మిషన్ లైన్ దాని యొక్క ABCD పారామితులు ఏమిటో కూడా చూశాము మరియు తరువాత మనము క్యాస్కేడ్ నెట్వర్క్ కూడా చూశాము మరియు మనము S పారామితులపై మన చర్చను ప్రారంభించాము కాబట్టి చివరి ఉపన్యాసంలో మనము ఆపిన చోటు నుండి కొనసాగిద్దాము కాబట్టి ఇన్ కమింగ్ వేవ్స్ పరంగా మనము S పారామితులను నిర్వచించుదాము అవి a1 మరియు a2 మరియు అవుట్ గోయింగ్ వేవ్స్ b1 మరియు b2 గా పరిగణించండి కాబట్టి S పారామితులు ఇక్కడ ఈ ప్రత్యేక ఎక్స్ప్రెషన్ ద్వారా నిర్వచించబడతాయి లేదా ఇది ఇక్కడ ఎక్స్పాండ్ చేయబడింది ఆపై మనము a2 0 లేదా a1 0 కు సమానమైన కేసులను తీసుకున్నాము మరియు మనము S11b1a1ని నిర్వచించాము ఇప్పుడుb1a1 అనేది రిఫ్లెక్టెడ్ వేవ్ డివైడెడ్ బై ఇన్సిడెంట్ వేవ్ తప్ప మరొకటి కాదు కాబట్టి S11 పోర్ట్ 1 వద్ద రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ మరియు ఇది ఇప్పుడు పోర్ట్ 2 వద్ద రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ అవుతుంది మరియు ఈ ప్రత్యేక సందర్భంలో S21 విలువ మీరు ఈ సందర్భంలో b2 అవుట్ గోయింగ్ వేవ్ అని చెప్పవచ్చు ఇది ట్రాన్స్ మిటెడ్ వేవ్ డివైడెడ్ బై ఇన్సిడెంట్ వేవ్ అని మనము చెబుతాము పోర్ట్ 2 వద్ద ఇన్ పుట్ ఇచ్చినప్పుడు S12 అనేది పోర్ట్ 1 వద్ద ట్రాన్స్మిటెడ్ వేవ్ అవుతుంది కాబట్టి ఈ విషయాలను ఒక్కొక్కటిగా చూద్దాం S11 పోర్ట్ 1 వద్ద రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ S22 పోర్ట్ 2 వద్ద రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ మరియు S21 అనేది పోర్ట్ 1 నుండి పోర్ట్ 2 వరకు గెయిన్ లేదా లాస్ యొక్క కొలత అవుతుంది కాబట్టి పోర్ట్ 1 వద్ద మనము ఇన్ పుట్ ఇస్తే పోర్ట్ 2 వద్ద అవుట్ పుట్ ఏమిటి కాబట్టి ఇది యాంప్లిఫైయర్ అయితే అది గెయిన్ అవుతుంది అది వేరే సర్క్యూట్ అయితే అది అటెన్యూయేటర్ కావచ్చు ఇది పవర్ డివైడర్ కప్లర్ ఫిల్టర్ కావచ్చు మరియు తద్వారా లాస్ జరుగుతుంది కాబట్టి ఇది ఇప్పుడు పోర్ట్ 1 నుండి పోర్ట్ 2 వరకు ఉంది దీనికి వ్యతిరేకం గా S12 అనేది ఇది పోర్ట్ 2 నుండి పోర్ట్ 1 వరకు గెయిన్ లేదా లాస్ యొక్క కొలత అవుతుంది అంటే ఇప్పుడు ఇన్ పుట్ పోర్ట్ 2 వద్ద ఇవ్వబడింది మరియు మనము పోర్ట్ 1 వద్ద అవుట్ పుట్ చూస్తున్నాము కాబట్టి ఇప్పుడు ఈ S పారామితులను S11 రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ అనే అర్థంలో కొద్దిగా భిన్నమైన రీతిలో వ్రాయవచ్చు నేను ఇంతకు ముందు రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ కోసం గామా అనే చిహ్నాన్ని ఉపయోగించానని ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాను కాని కొన్ని పుస్తకాలలో వారు రో ఎక్స్ప్రెషన్ ను రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ వలె ఉపయోగిస్తారు కాబట్టి మీరు ఏ పుస్తకాన్ని చదవబోతున్నారో లేదా మీరు చదివిన పుస్తకాన్ని బట్టి రో మరియు గామా సమానమని గుర్తుంచుకోండి కాబట్టి పోర్ట్ 1 వద్ద S11 ను రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ గా ఇక్కడ వ్రాయవచ్చు S12 అంటే ఏమిటి కాబట్టి అది ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్ 1 2 S21 అంటే ఏమిటి ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్ 2 1 అంటే ఇన్ పుట్ పోర్ట్ 1 వద్ద ఇవ్వబడుతుంది అవుట్ పుట్ పోర్ట్ 2 నుండి తీసుకోబడుతుంది మరియు ఇది పోర్ట్ 2 వద్ద రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ అని మీరు చెప్పవచ్చు కాబట్టి అదే S పారామితి మ్యాట్రిక్స్ ను పోర్టులు 1 మరియు పోర్ట్ 2 వద్ద రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ మరియు పోర్ట్ 1 మరియు 2 వద్ద ట్రాన్స్మిషన్ కోఎఫీషియంట్ ల రూపంలో వ్రాయవచ్చు కాబట్టి ఇది S పారామితుల రిప్రజెంటేషన్ కి మరొక మార్గం అవుతుంది ఇప్పుడు N పోర్ట్ నెట్వర్క్ కోసం S పారామితులను చూద్దాం ఇప్పుడు ABCD పారామితులు పోర్ట్ 1 మరియు పోర్ట్ 2 అనే రెండు పోర్టులకు మాత్రమే నిర్వచించబడ్డాయి కాని N పోర్ట్ కొరకు S పారామితులను నిర్వచించవచ్చు కాబట్టి పోర్ట్ 1 ఇన్ కమింగ్ వేవ్ అవుట్ గోయింగ్ వేవ్ మరియు పోర్ట్ 2 ఇన్ కమింగ్ వేవ్ అవుట్ గోయింగ్ వేవ్ ను ఇక్కడ చూడవచ్చు అదేవిధంగా మీరు పోర్ట్ N ను అనుసరించవచ్చు కాబట్టి ఇన్ కమింగ్ వేవ్ మరియు అవుట్ గోయింగ్ వేవ్ కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో ఇప్పుడు మనం b1S11a1S12a2S1N aN అని వ్రాయవచ్చు ఇప్పుడు అదేవిధంగా b2 bN bN SN1a1 SN2a2 SNNaN అని రాయవచ్చు వాస్తవానికి మనకు 5 పోర్టులు ఉండవచ్చు లేదా 4 పోర్టులు ఉండవచ్చు లేదా 3 పోర్ట్ ఉండవచ్చు అనే అనేక ఉదాహరణలను చూస్తాము వాస్తవానికి మనము ఒక సమయంలో పవర్ డివైడర్ను రూపొందించాము ఇక్కడ ఇన్పుట్ ఒక పోర్ట్ మాత్రమే మరియు 38 అవుట్ పుట్ పోర్ట్లు ఉన్నాయి కాబట్టి ఆ S మ్యాట్రిక్స్ పరిమాణం 39 x 39 ఉంటుంది మొదట S మ్యాట్రిక్స్ లక్షణాలు ఏమిటో చూద్దాం కాబట్టి N పోర్ట్ కొరకు మనం ఇప్పుడు b1 b2 నుండి bN మరియు S11 S12 S1N లకు బదులుగా చాలా సరళమైన రీతిలో b S a అని వ్రాయవచ్చు ఇప్పుడు ఇక్కడ ABCD పారామితుల పరంగా మనం A D మరియు AD BC 1 ఇక్కడ మనకు విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కొద్దిగా భిన్నమైన మార్గం ఉంది కాబట్టి సిమెట్రికల్ నెట్వర్క్ కోసం S ST అంటే నిజంగా Sij Sji అని అర్ధం ఇక్కడ i మరియు j అనేవి 1 నుండి 3 వరకు N వరకు ఎక్కడైనా ఉండవచ్చు కాబట్టి ఈ లక్షణాన్ని సాటిస్పై చేస్తే అది ఒక సిమెట్రికల్ నెట్వర్క్ అవుతుంది మరియు లాస్లెస్ నెట్వర్క్ కోసం మొదట లాస్లెస్ నెట్వర్క్ అంటే నెట్వర్క్లో లాస్సెస్ ఉండని నెట్వర్క్ అని ఊహించుకోండి కాబట్టి వాస్తవానికి ఇది రెండు వేర్వేరు లక్షణాలకు దారితీస్తుంది మనం ఒక్కొక్కటిగా చూస్తాము లాస్లెస్ నెట్వర్క్ను మనము ఎలా నిర్వచించాము ప్రాథమికంగా S మరియు S కంజుగేట్ మ్యాట్రిక్స్ మరియు దాని యొక్క ట్రాన్స్పోజ్ ఈ రెండు మ్యాట్రిక్స్ లను గుణించినట్లయితే దాని యొక్క ఫలితము ఇక్కడ ఒక యూనిట్ మ్యాట్రిక్స్ ను ఇస్తుంది దీనికి గుర్తు I గా ఇవ్వబడుతుంది కాబట్టి ఇక్కడ నుండి మనం రెండు వేర్వేరు లక్షణాలను పొందవచ్చు ఒకటి యూనిటరీ ప్రాపర్టీ మరొకటి ఆర్తోగోనల్ ప్రాపర్టీ అంటారు యూనిటరీ ప్రాపర్టీ అంటే ఏమిటో ఒక్కొక్కటిగా వివరిస్తాను యూనిటరీ ప్రాపర్టీ అంటే మనం ఒక ఉదాహరణతో S112 S212 SN12 1ప్రారంభిద్దాం కాబట్టి అది యూనిటరీ ప్రాపర్టీ అవుతుంది ఇప్పుడు మనము ఈ విషయాన్ని కొద్దిసేపటి తరువాత నిర్వచిస్తాము కాని మొదట ఈ బాటమ్ అప్ విధానాన్ని చేద్దాం కాబట్టి నేను పోర్ట్ 1 వద్ద మాత్రమే ఇన్ పుట్ ఇస్తే a12 అవుతుంది అది a12 అవుతుంది కాబట్టి పవర్ a12కు సమానం కాబట్టి మనము పోర్ట్ 1 వద్ద మాత్రమే పవర్ ని ఇస్తే అప్పుడు ఏమి జరుగుతుంది నెట్వర్క్లో లాస్ లేకపోతే ఈ పవర్ మిగతా అన్ని పోర్ట్ లకు పంపిణీ చేయ బడుతుంది కాబట్టి పోర్ట్ 1 వద్ద పవర్ అవుట్ పుట్ b1 స్క్వేర్ పోర్ట్ 2 వద్ద b2 స్క్వేర్ మరియు bN స్క్వేర్ గా అవుతుంది కాబట్టి పోర్ట్ 1 వద్ద ఉన్న ఇన్పుట్ పవర్ అన్నది పోర్టులు 1 నుండి N వరకు ఉన్న అన్ని అవుట్ పుట్ ల సమ్ కు సమానం అని మనము చెప్పగలం అంటే నెట్వర్క్లో ఎటువంటి లాస్ లు లేవు కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుండి ప్రతిదీ a1 స్క్వేర్ ద్వారా డివైడ్ చేయబడినది కాబట్టి ఇది S11 విలువ b1 a1 స్క్వేర్ అవుతుంది ఇది ఇప్పుడు b2 a1 స్క్వేర్ S21 గా వస్తుంది ఇక్కడ ఇది bN a1 ఇది SN1 స్క్వేర్గా మరియు a1 స్క్వేర్ a1 స్క్వేర్ అది 1 అవుతుంది కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడికి మనం ఇది తెలుసుకున్నాము ఇప్పుడు ఈ ప్రత్యేకమైన విషయాన్ని ఈ ప్రత్యేక రూపంలో వ్రాద్దాం లేదా మీరు తరువాత ఇక్కడ చూడవచ్చు కాబట్టి మనకు ఇక్కడ ఉన్నది ఈ కేసు j 1 కి సమానంగా తీసుకోబడింది కాబట్టి ఇక్కడ j విలువ 1 నుండి n వరకు ఉంటుంది ఈ టర్మ్ ను ఇక్కడ చూద్దాం ఈ టర్మ్ ఏమి చెబుతుంది సమ్మేషన్ I విలువ1 నుండి n వరకు Sij మాగ్నిట్యూడ్ స్క్వేర్ విలువ 1 కు సమానం కాబట్టి ఇక్కడ j ను 1 కి సమానంగా తీసుకుంటే ఇక్కడ చూపబడుతుంది i అనేది 1 నుండి N వరకు మారుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ 1 1 ఉంటుంది అప్పుడు i అనేది 2 2 1 తరువాత 3 1 ఆపై N 1 గా ఉంటుంది కాబట్టి ఈ ప్రత్యేకమైన విషయం వాస్తవానికి ఇదే విధంగా ఉంటుంది ఇది ఇక్కడ ఉన్నట్లుగా ఉంటుంది మరియు ఈ మొత్తం విషయం Sij రూపంలో Sij కాంజుగేట్ ద్వారా గుణించబడుతుంది కాంప్లెక్స్ నెంబర్ దాని కాంజుగేట్ ద్వారా గుణించబడితే మాగ్నిట్యూడ్ స్క్వేర్ను ఇస్తుందని మనకు తెలుసు కాబట్టి ఇది యూనిటరీ ప్రాపర్టీ ఇది ప్రాథమికంగా ఏమీ కాదు కానీ ఇచ్చిన j 1 కి అన్ని S పారామితుల సమ్మేషన్ 1 కు సమానం అవుతుంది ఇది యూనిట్ ఆర్తోగోనల్ ప్రాపర్టీ అంటే ఏమిటి నిజంగా దీని అర్థం ఏమిటంటే ఇది లాస్లెస్ నెట్వర్క్ అయితే ఆర్తోగోనల్ ప్రాపర్టీ అనేది ప్రాథమికంగా 0 కి సమానమైనది కాబట్టి ఒక నెట్వర్క్ లాస్ లెస్ అయితే నెట్వర్క్లో పవర్ డిస్సిపేషన్ 0 కి సమానంగా ఉంటుంది కాబట్టి ఈ టర్మ్ నుండి వచ్చింది మరియు ఇక్కడ మనకు Sij ఉన్నది మీరు i మరియు i కామన్ అని చెప్పగలను కాబట్టి i అనేది 1 నుండి N వరకు ఉంటుంది మరియు ఇది j ఇది k మరియు ఈ సందర్భంలో j అనేది k కి సమానంగా ఉండకూడదు సరే కాబట్టి j అనేది k కి సమానంగా ఉంటే మనం ఈ పరిస్థితిని పొందుతున్నాము అది చాలా ముఖ్యం సరే కాబట్టి j కి k సమానం కాదు మీరు k కి సమానంగా తీసుకుంటే ఇది యూనిటరీ ప్రాపర్టీ అవుతుంది కాబట్టి ఇక్కడ ఆర్తోగోనల్ ప్రాపర్టీ ఏమీ కాదు నెట్వర్క్ లాస్ లెస్ అయినందున నెట్వర్క్లోని లాస్సెస్ విలువ 0 కి సమానంగా ఉంటుంది కాబట్టి మనము ఇక్కడ ఒక ఉదాహరణ తీసుకున్నాము j విలువ1 కు సమానం మరియు k విలువ2 కి సమానంగా పరిగణించండి మరియు మనం j 1 మరియు k 2 తీసుకుంటే ఈ మొత్తం విస్తరించండి కాబట్టి i ని 1 నుండి N వరకు మార్చుతున్నాము కాబట్టి 1 j విలువ1 కాబట్టి i విలువ 1 k విలువ 2 అవుతుంది రెండవ కేసు లో ఇప్పుడు i విలువ 2 కి సమానం j మరియు k విలువలు 1 మరియు 2 గా ఉంటాయి మరియు ఇప్పుడు ఈ ప్రత్యేక సందర్భంలో i విలువ N కి సమానం మరియు j మరియు k విలువలు1 మరియు 2 గా ఉంటుంది కాబట్టి ఇవి ఉపయోగకరమైన రెండు లక్షణాలు మరియు ఈ నెట్వర్క్ సిమెట్రికల్ అవునా కాదా అని తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాం కాబట్టి 3 పోర్ట్ నెట్వర్క్ యొక్క S పారామితి మ్యాట్రిక్స్ క్రింద ఇవ్వబడిన ఉదాహరణ తీసుకుందాం దీనిని జాగ్రత్తగా పరిశీలిద్దాం కాబట్టి ఇది ఇక్కడ ఏమిటి ఇది S11 ఇది S12 ఇది S13 కాబట్టి ఇది S21 S22 S23 S31 S32 S33 కాబట్టి ఇప్పుడు చాలా ప్రశ్నలు ఉన్నాయి మొదటి ప్రశ్న ఈ నెట్వర్క్ రెసిప్రోకల్ ఇప్పుడు నెట్వర్క్ రెసిప్రోకల్ గా ఉందో లేదో సరి చూడడానికి S ట్రాన్స్పోజ్ S కి సమానమా కాదా అని మనం తనిఖీ చేయాలి కాబట్టి అది చెల్లుబాటు అవుతుందో లేదో చూద్దాం కాబట్టి మీరు S12 S21 కు సమానమని S13 S31 కు సమానమని మరియు ఇక్కడ ఈ టర్మ్ S23 S32 వలె ఉంటుంది కాబట్టి ఈ ప్రాపర్టీ సంతృప్తికరంగా ఉందని మీరు చూడవచ్చు కాబట్టి ఈ నెట్వర్క్ రెసిప్రోకల్ అని చెప్పగలను తరువాతి ప్రశ్న ఈ నెట్వర్క్ లాస్లెస్గా ఉందా సరే నెట్వర్క్ లాస్లెస్గా ఉందో లేదో తెలుసుకోవడానికి మనం యూనిటరీ ప్రాపర్టీ ని కూడా ఉపయోగించవచ్చు లేదా ఆర్తోగోనల్ ప్రాపర్టీ ని కూడా ఉపయోగించవచ్చు కాబట్టి యూనిటరీ కండిషన్ ని మాత్రమే వర్తింపజేయండి కాబట్టి యూనిటరీ కండిషన్ ఏమి చెబుతుంది S211 S212 S2131 మొదట దీని విలువ 1 అవునా కాదా అని చూద్దాం కాబట్టి 0 620 42 మీరు ఈ విషయాలన్నింటినీ జోడిస్తే అది 0 కాబట్టి ఈ ప్రత్యేక నెట్వర్క్ లాస్లెస్ కాదు ఎందుకంటే ఇది 1 కి సమానం కాదు కాబట్టి ఇది లాస్సీ నెట్వర్క్ ఇప్పుడు నేను ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాను ఎందుకంటే రిటర్న్ లాస్ అనే టర్మ్ ని ప్రస్తావించారు సరే లిటరేచర్ లో రెండు టర్మ్ లు ఉపయోగించబడుతున్నాయని చూడండి సరే కొన్నిసార్లు వారు రిటర్న్ లాస్ అని చెప్తారు రిటర్న్ లాస్ అని చెబితే అది మైనస్ 20 log S11 మొదట ఎందుకు 20 ఎందుకు 10 కాదు S11 పవర్ కానందున చూడండి ఇది S112 అయి ఉంటే అది 10 అవుతుంది సరే కానీ పవర్ కోసం మనం ఎల్లప్పుడూ 10 log తీసుకుంటాము పవర్ యొక్క స్క్వేర్ రూట్ కోసం 20 log తీసుకుంటాము కాబట్టి ఈ మైనస్ గుర్తు ఇక్కడకు వస్తోంది ఎందుకంటే మనము రిటర్న్ లాస్ లెక్కిస్తున్నాము ఇప్పుడు చాలా సార్లు వారు రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ అని కూడా అంటున్నారు ఇప్పుడు మీరు మైనస్ ఉంచరు రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ విలువ ఇక్కడ చాలా ఎక్కువ సరే కాబట్టి రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ మరియు రిటర్న్ లాస్ మధ్య డిఫరెన్స్ ను గుర్తుంచుకోండి రిటర్న్ లాస్ విషయంలో మైనస్ గుర్తు ను జోడించండి కాబట్టి ఇప్పుడు మైనస్ 20 log S11 20 log S11 సుమారు 15 dB గా పరిగణించండి ఇప్పుడు ప్రశ్నఏమిటంటే ఇప్పుడు 2 మరియు 3 పోర్టుల మధ్య ఇన్సర్షన్ లాస్ మరియు పేజ్ డిలే మనము ఇన్సర్షన్ లాస్ ను మళ్ళీ నేను ప్రస్తావించాలనుకుంటున్నాను ఇన్సర్షన్ లాస్ విలువ మైనస్ 20 log s23 ఎందుకు మనం పోర్టులు 2 మరియు 3 ల మధ్య తెలుసుకోవాలనుకుంటున్నాము అది కేవలం ట్రాన్స్మిషన్ కోఎఫీషియంట్ అయితే ఈ మైనస్ గుర్తు రాదు కాబట్టి దయచేసి వారు ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్ కోసం అడుగుతున్నారా లేదా ఇన్సర్షన్ లాస్ అడుగుతున్నారా అనే విషయాన్ని జాగ్రత్తగా చదవండి ఇన్సర్షన్ లాస్ కి మైనస్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు S23 యొక్క విలువ ఏమిటో మాకు తెలుసు ఇది 0 3 మీరు log ను తీసుకుంటే 10 5 dB గా వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఫేజ్ డిలే అంటే ఏమిటి కాబట్టి మనము మళ్ళీ ఫేజ్ డిలే గురించి మాట్లాడేటప్పుడు డిలే ఇప్పటికే అంతర్నిర్మితంగా ఉంది ఎందుకంటే మనం పాయింట్ a నుండి b వరకు డిలే ఏమిటి కాబట్టి ఇక్కడ ఇది S23 పరామితి కానీ మనము డిలే గురించి మాట్లాడేటప్పుడు ఇది నెగెటివ్ గా ఉంటుంది కాబట్టి ఇది ప్లస్ 450 గా ఉంటుంది కాబట్టి దయచేసి కొన్ని విభిన్న ఉదాహరణలు తీసుకోండి మరియు కొంత గణన చేయండి ఆర్తోగోనల్ ప్రాపర్టీ ని కూడా దీనికి వర్తింపజేయడానికి మీరు ప్రయత్నించవచ్చు మరియు ఈ ప్రత్యేక కేసులో ఆర్తోగోనల్ ప్రాపర్టీ చెల్లదని మీరు చూస్తారు మీరు దీన్ని ఈ ప్లస్ తో గుణించడం చూడవచ్చు మరియు ఈ ప్లస్ ఈ ప్లస్ ఈ టర్మ్ 0 అవుతుంది ఈ టర్మ్ 0 అవుతుంది కానీ ఇది నాన్ జీరో టర్మ్ కాబట్టి ఆ ప్రొడక్ట్ విలువ 0 కి సమానం కాదు సరే కాబట్టి దయచేసి ఈ విషయాలను జాగ్రత్తగా అప్లై చేయండి మీరు సమస్యలను చాలా సరళంగా పరిష్కరించవచ్చు కాబట్టి ఇప్పుడు ABCD పారామితులు S పారామితులతో ఎలా సంబంధం కలిగి ఉంటాయో చూడాలనుకుంటున్నాము కాబట్టి దాని కోసం మనము ఈ వేవ్ లో ను వోల్టేజీలు మరియు కరెంట్ ల పరంగా నిర్వచించబోతున్నాము కాబట్టి మొదట లోడ్ ఇంపిడెన్స్ ZL తో టర్మినేట్ చేయబడిన సాధారణ ట్రాన్స్మిషన్ లైన్ ను చూద్దాం ట్రాన్స్మిషన్ లైన్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనము ఇంతకుముందు చేసిన ఈ ప్రత్యేకమైన పనిని పరిగణిస్తాం కాబట్టి ఇక్కడ ఇది సైన్ ప్లస్ ద్వారా చూపబడిన ఇన్సిడెంట్ వేవ్ అని చెప్పవచ్చు మరియు ఇది రిఫ్లెక్టెడ్ వేవ్ ఇది మైనస్ సైన్ ద్వారా చూపబడుతుంది సరే కాబట్టి మీరు ఇన్సిడెంట్ వేవ్ రిఫ్లెక్టెడ్ వేవ్ అని చెప్పవచ్చు సరే కాబట్టి ఇప్పుడు ఈ ప్రత్యేక టర్మ్ ని ఇక్కడ ఈ ప్రత్యేక రూపంలో నిర్వచించారు తద్వారా వోల్టేజ్ విలువ ఒక కాన్స్టాంట్ ఇంటూ e−jβx టర్మ్ అవుతుంది ఇక్కడ x 0 ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నుండి రిఫ్లెక్టెడ్ వేవ్ దీనికి వ్యతిరేకం గా ఉంటుందని మీరు చూడవచ్చు కాబట్టి ఇది ఇక్కడ ప్లస్ సైన్ ఉంది ఇప్పుడు నేను ప్రస్తావించాలనుకుంటున్నాను కాబట్టి ప్లస్ సైన్ ఇక్కడ పాజిటివ్ గా ఉంటుందని అర్థం కాదు లేదు మీరు ఈ ప్రత్యేక దిశ నుండి వెళ్ళేటప్పుడు x అనేది నెగెటివ్ గా ఉంటుంది కాబట్టి మొత్తం వోల్టేజ్ ఎంత ఉంటుంది ఈ నిర్దిష్ట సమయంలో మొత్తం వోల్టేజ్ ఈ రెండు వోల్టేజ్ల సమ్మేషన్ అవుతుంది ఇది ఇన్సిడెంట్ వోల్టేజ్ మరియు రిఫ్లెక్టెడ్ వోల్టేజ్ సమ్మేషన్ అవుతుంది కాబట్టి అది వోల్టేజ్ యొక్క సమ్మేషన్ అవుతుంది కాబట్టి పోర్ట్ 1 యొక్క V1 వలే ఉంటుంది ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు కరెంట్ మనము ఇక్కడ చూపించలేదు కానీ అదే పద్ధతిలో కరెంట్ నిర్వచించబడింది కాబట్టి కరెంట్ మళ్ళీ I మరియు I అవుతుంది మరియు కరెంట్ లు వోల్టేజ్లకు సంబంధించినవి కాబట్టి V Z0 మరియు V Z0 కాబట్టి ఇప్పుడు నెట్వర్క్ యొక్క ఏదైనా పోర్టు వద్ద ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ సాధారణ రూపాన్ని a b చూపించాము కానీ అది పోర్ట్ 1 అయితే ఇది a అవుతుంది ఇది V అవుతుంది ఇది పోర్ట్ 2 అయితే ఇది a2 అవుతుంది మరియు ఇది V2 ఉంటుంది కాబట్టి ఇక్కడ a విలువ VZ0 పరంగా నిర్వచించబడింది మరియు b విలువ V Z0 పరంగా నిర్వచించబడింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుండి మీరు రెండింటి నిష్పత్తిని తీసుకుంటే మీరు నిజంగా చూడవచ్చు కాబట్టి రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ S11 లేదా S22 లేదా S33 అని మనకు తెలుసు ఇది మనం ఏ పోర్టును చూస్తున్నామో దానిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ అంటే రిఫ్లెక్టెడ్ డివైడెడ్ బై ఇన్సిడెంట్ కాబట్టి ఇది మనం ఇంతకు మునుపు చూసిన ba కానీ ఇప్పుడు ba నిష్పత్తిని తీసుకుంటే ఇక్కడ కూడా చూద్దాం Z0 రద్దు అవుతుంది కాబట్టి దీనితో మనకు v v మిగిలి ఉంది కాబట్టి ఇప్పుడు తేడా సాధారణ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ పోర్ట్ Γ1b1 a1 or Γ2 అని చెప్పనివ్వండి ఇప్పుడు మీరు ఇక్కడకు వచ్చిన ఈ విషయాలను నిర్వచించడానికి మనము ప్రయత్నిస్తే ఇక్కడ నుండి మీరు చూడవచ్చు మరియు ఇక్కడ నిబంధనలను చూడండి కాబట్టి మనము ఆ వోల్టేజ్ చూశాము కాబట్టి V aZ0 ఇప్పుడు I అంటే ఏమిటి మనము ఇక్కడ విలువను ప్రతిక్షేపిస్తున్నామని మీరు చెప్పవచ్చు కాబట్టి ఇప్పుడు మనం చెప్పగలం V aZ0Z0 అవుతుంది కాబట్టి ఈ టర్మ్ ఏమీ ఉండదు కానీ ఇప్పుడు ఇది Z0 ద్వారా డివైడ్ చేయబడినది ఇది నెగెటివ్ టర్మ్ ను కలిగి ఉంటుంది కాబట్టి ఇది ఏమీ కాదు కానీ ఇప్పుడు a మరియు b రూపంలో ఉంటుంది ఈ మధ్య మనకు నెగెటివ్ టర్మ్ ఉంటుంది అయితే ఇక్కడ ఇది a మరియు b టర్మ్ అవుతుంది అయితే ఈ టర్మ్ మధ్య పాజిటివ్ టర్మ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు S పారామితులకు ABCD పారామితులకు ఉన్న సంబంధాన్ని నేను మీకు చూపించబోతున్నాను ఇప్పుడు డెరివేషన్ ను వివరంగా నేను పేర్కొన్న పుస్తకాలలో దేనిలోనైనా మీరు చూడవచ్చు మీరు పోజార్ పుస్తకాన్ని చూడవచ్చు లేదా మీరు కొల్లిన్ పుస్తకం మరియు ఇతర పుస్తకాన్ని చూడవచ్చు కాబట్టి నేను దాని యొక్క డెరివేషన్ ను వివరంగా మీకు చూపించటం లేదు కాని ఇప్పుడు మనకు ABCD నుండి S పారామితి కన్వర్షన్ లో ఆసక్తి ఉన్నది మనము దానిని ఎందుకు పరిశీలిస్తున్నాము ఎందుకంటే పెద్ద నెట్వర్క్ను చిన్న నెట్వర్క్గా ఎలా విభజించవచ్చో మనం ముందే చూశాము దీని కోసం ABCD మ్యాట్రిక్స్ ఇండివిడ్యువల్ గా మనకు తెలుసు ఇండివిడ్యువల్ నెట్వర్క్ యొక్క ABCD మ్యాట్రిక్స్ ను గుణించడం ద్వారా మనం మొత్తం ABCD మ్యాట్రిక్స్ ను కనుగొనవచ్చు కానీ మైక్రోవేవ్ గురించి మాట్లాడుతున్నప్పుడు మా లక్ష్యం ABCD కాదు మైక్రోవేవ్ వద్ద మనము ఇన్సిడెంట్ వేవ్ రిఫ్లెక్టెడ్ వేవ్ గురించి మాట్లాడుతున్నాము కాబట్టి S పరామితిని కనుగొనడంలో మాకు ఎక్కువ ఆసక్తి ఉంది కాబట్టి S పారామితులను కనుగొనే తుది లక్ష్యాన్ని చేరుకోవడానికి మనము చర్చించిన ABCD అంతా ఒక ఇంటర్మీడియట్ దశ అని మీరు చెప్పవచ్చు కాబట్టి ఇక్కడ మీరు S11 ఈ ప్రత్యేకమైన ఎక్స్ప్రెషన్ ద్వారా ఇవ్వబడింది అని చెప్పగలను కాని నేను మీ కోసం కొంచెం సరళంగా చేయడానికి ప్రయత్నిస్తాను కాబట్టి ఇప్పుడే గుర్తుకు తెచ్చుకోండి A యొక్క యూనిట్ ఏమిటి ఇది పరిమాణం లేనిది D యొక్క యూనిట్ ఏమిటి ఇది పరిమాణం లేనిది b యొక్క యూనిట్ ఏమిటి దీనికి ఇంపిడెన్స్ యొక్క యూనిట్ ఉంది కాబట్టి మీరు దానిని Z0 ద్వారా డివైడ్ చేయండి తద్వారా పరిమాణం లేనిది అవుతుంది C యొక్క యూనిట్ ఏమిటి దీనికి mho ఉంది మీరు ఈ ఇంపిడెన్స్తో గుణించాలి ఇప్పుడు ఇది డైమెన్షనల్ అయ్యింది కాబట్టి వాస్తవానికి మీరు ABCD కి బదులుగా మీరు నార్మలైస్డ్ విలువ పరంగా వ్రాస్తే గుర్తుంచుకోవడం చాలా సులభం కాబట్టి ఇవన్నీ సాధారణీకరించబడితే మీరు చిన్న abcd గా సూచిస్తాము ఇది నార్మలైస్డ్ విలువలు అని చెప్పనివ్వండి అప్పుడు ఇది a b c d అవుతుంది కాబట్టి మీరు ఈ Z0 ని గుర్తుంచుకోవడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు లేదా ఇవన్నీ సాధారణీకరించిన విషయం గురించి మీరు ఆలోచించండి ఇప్పుడు మీరు ఈ అన్ని S పారామితుల కోసం చూస్తేడినామినేటర్ సరిగ్గా అదే విధంగా ఉంది a b c d అవుతుంది ఇప్పుడు న్యూమరేటర్ చూద్దాం కాబట్టి మొదట మనము S11 మరియు S22 ల కొరకకు న్యూమరేటర్ ను పరిశీలిస్తాము మీరు ఇక్కడ చూస్తే ఇది a b c d ను సాధారణీకరించినట్లు మనము భావిస్తాము ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి ఇక్కడ A అనేది Aఅయింది D అనేది D గా మారింది లేకపోతే ఈ రెండు టర్మ్ లు సరిగ్గా ఒకే విధంగా ఉంటాయి కాబట్టి మనం ఇప్పుడు A D అయితే A D అయితే సిమెట్రిక్ నెట్వర్క్ యొక్క కండిషన్ అని చెప్పవచ్చు మరియు A D ఈ టర్మ్ క్యాన్సిల్ చేయబడితే ఈ టర్మ్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి S11 S22 అవుతుంది కాబట్టి సిమెట్రిక్ నెట్వర్క్ కోసం మీరు చెప్పగలిగే మార్గాన్ని మనము నిర్వచించగలము మీరు S11 S22 లేదా A D అని చెప్పవచ్చు మీరు ఇక్కడ నుండి లేదా అక్కడి నుండి డ్రైవ్ చేయవచ్చు ఇప్పుడు S12 మరియు S21 ను చూద్దాం న్యూమరేటర్ చూడండి ఇది 2 మరియు ఇది 2 మాత్రమే మరియు రెసిప్రోకల్ పరస్పర నెట్వర్క్ కోసం AD BC 1 మనము చూశాము కాబట్టి నేను AD BC 1 ను ఉంచితే ఏం జరుగుతుంది కాబట్టి ఇది 2 అవుతుంది ఇది 2 అవుతుంది కాబట్టి మీరు S12 S21 అని చెప్పవచ్చు కాబట్టి నెట్వర్క్ రెసిప్రోకల్ అయితే S21 S12 లేదా మనము AD BC 1 అని చెప్పవచ్చు సరే ఇప్పుడు వాస్తవానికి పుస్తకాలలో వారు S పరామితి నుండి ABCD కి ఎలా మార్చాలో కూడా ఇచ్చారు కాని వాస్తవానికి ఎక్కువ సమయం అవసరం లేదు అయితే మీకు వేరే ప్రయోజనం కోసం అవసరమైతే మీరు ఎల్లప్పుడూ నేను మీకు ప్రస్తావించిన పాఠ్యపుస్తకాలను చూడవచ్చు సరే కాబట్టి ఇప్పుడు S పారామితులను ఎలా కనుగొనాలో ఒక ఉదాహరణ తీసుకుందాం కాబట్టి మనము ఈ సమస్యను రెండు వేర్వేరు విధానాలలో పరిష్కరించబోతున్నాము కాబట్టి మొదటి విధానం ఏమిటంటే మనం మొదట మొదటి ABCD పరామితిని కనుగొనబోతున్నాము మరియు తరువాత S పరామితి ని పొందడానికి సూత్రాలను ఉపయోగిస్తాము కాబట్టి మనం తీసుకున్న సాధారణ సమస్య ఏమిటో చూద్దాం కాబట్టి ఇది సిరీస్ ఇంపిడెన్స్ కాబట్టి a1 మరియు a2 ఇన్ కమింగ్ వేవ్స్ b1 మరియు b2 అవుట్ గోయింగ్ వేవ్స్ అని మనము చూశాము మరియు ఈ ప్రత్యేకమైన నెట్వర్క్ కోసం మనము ABCD పారామితి కోసం సిరీస్ ఇంపిడెన్స్ కోసం డెరివేషన్ చేసాము ఇది 1 Z 0 1 గా పరిగణించబడింది ఇప్పుడు మనము ABCD నుండి S పారామితి మార్పిడి సూత్రాన్ని ఉపయోగించబోతున్నాము కాబట్టి ఇది ABCD నుండి S కు కన్వర్షన్ సూత్రం అవుతుంది కాబట్టి A విలువ ఎంత అనేది చూద్దాం కాబట్టి A 1 D 1 కాబట్టి 1 1 0 కాబట్టి ఆ టర్మ్ ఉండదు మరియు ఇక్కడ ఏమి ఉంటుంది B Z0 B అంటే ఏమిటి కాబట్టి Z Z0 ఇక్కడకు వస్తుంది మరియు C అంటే ఏమిటి C 0 కాబట్టి అక్కడ ఇంకేమీ లేదు కాబట్టి ఇప్పుడు డినామినేటర్ లో A D మరియు అది 1 కి సమానం కాబట్టి 1 1 2 మరియు ఈ టర్మ్ ఇక్కడ BZ0C Z0 కాబట్టి B ఏమీ కాదు కానీ Z కాబట్టి ZZ0 C 0 కాబట్టి S11 ఈ ప్రత్యేక ఎక్స్ప్రెషన్ ద్వారా ఇవ్వబడుతుంది మరియు మనము Z0 అనే టర్మ్ ద్వారా న్యూమరేటర్ మరియు డినామినేటర్ ను గుణించవచ్చు కాబట్టి మనకు ఏమి లభిస్తుంది Z2Z0Z ఇప్పుడు S పారామితి ట్రాన్స్ఫర్మేషన్ కు ABCD పారామితుల యొక్క అదే కాన్సెప్ట్ ను ఉపయోగించి S21 ను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము కాబట్టి ఫార్ములా ఇక్కడ ఇవ్వబడింది కాబట్టి ఈ రెండు ఉంది మరియు డినామినేటర్ మనకు ఇక్కడ ఉన్నదానితో సమానంగా ఉంటుంది ఇది 2ZZ0 గా వస్తుంది Z0 తో గుణించబడిందని మీకు తెలిస్తే అది 2Z02Z0Zఅవుతుంది కాబట్టి ఇవి S11 మరియు S21 యొక్క విలువలు నెట్వర్క్ సిమెట్రికల్ మరియు రెసిప్రోకల్ కాబట్టి S11 S22 కు సమానంగా ఉంటుందని మరియు S21 S12 కు సమానంగా ఉంటుందని మనము ఇక్కడ చెప్పగలం ఇప్పుడు ఇది ABCD పరామితిని ఉపయోగించి మనము పరిష్కరించిన సమస్య వాస్తవానికి ఇది చాలా సులభం మరియు ఈ సాధారణ సమస్యను నేరుగా కూడా పరిష్కరించవచ్చు కాబట్టి మరొక విధానం అయిన ప్రత్యక్ష పరిష్కారాన్ని చూద్దాం కాబట్టి రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ అంటే ఏమిటో చెప్పండి ఇది ఏమీ కాదు కానీ S11 కు సమానం కాబట్టి ఈ ప్రత్యేక ఎక్స్ప్రెషన్ ద్వారా S11 కు సమానమైన రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ కనుగొనవచ్చు కాబట్టి మనం తెలుసుకోవలసినది ఏమిటి Z ఇన్పుట్ అంటే ఏమిటో మనం కనుగొనాలి కాబట్టి ఇక్కడ నుండి చూస్తున్న Z ఇన్పుట్ అంటే ఈ ఇంపిడెన్స్ Z మరియు ఈ పోర్టును Z0 అనే క్యారెక్టర్స్టిక్ ఇంపిడెన్స్ తో ముగించినప్పుడు S పారామితులు నిర్వచించబడతాయని గుర్తుంచుకోండి కాబట్టి ఇది Z0 ఇది Z కాబట్టి ఇక్కడ నుండి చూస్తే Z ఇన్పుట్ విలువ Z Z0 అవుతుంది కాబట్టి ఇప్పుడు మనము ఈ విలువను ఇక్కడ ప్రతిక్షేపిద్దాం కాబట్టి Zin Z Z0 కాబట్టి మీరు ఈ టర్మ్ ని ఇక్కడ పరిశీలిస్తే Z2Z0Z ఈ టర్మ్ మనము ఇంతకుముందు నిర్వచించినట్లుగానే ఉందని మీరు చూస్తారు ఇప్పుడు మీరు ఈ ప్రత్యేక ఎక్స్ప్రెషన్ ను ఉపయోగించబోతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి ఇది S211 S2211అని చూడండి అయితే Z లాస్లెస్గా ఉంటేనే ఇది చెల్లుతుంది Z అనేది లాసీ అయినట్లయితే దయచేసి ఈ ప్రత్యేక భావనను ఉపయోగించవద్దు అంటే Z ఒక రెసిస్టర్ అయితే మీరు ఈ ప్రత్యేకమైనదాన్ని ఉపయోగించలేరు ఎందుకంటే లాస్సీ నెట్వర్క్ కోసం ఇది అస్సలు చెల్లుబాటు కాదు సరే దయచేసి అది గుర్తుంచుకోండి అయినప్పటికీ మీరు దీనిని ఇండక్టర్ కెపాసిటర్ లేదా ట్రాన్స్మిషన్ లైన్ కోసం అప్లై చేసుకోవచ్చు ఇది లాస్ లెస్ మీరు ఈ ప్రత్యేక కండిషన్ ని వర్తింపజేయవచ్చు కాబట్టి Z లాస్లెస్ అని ఊహిస్తూ దీన్ని ఎలా పరిష్కరించగలమో చూద్దాం కాబట్టి |S21|21−|S11|2 కాబట్టి S11 మనము ఇప్పటికే లెక్కించాము మీరు ఇప్పుడు ఇక్కడ ఉంచండి మీరు దీనిని పరిష్కరిస్తే మీకు మునుపటిలాగే ఈ ఎక్స్ప్రెషన్ వస్తుంది ఇప్పుడు నేను మరోసారి మీకు హెచ్చరించాలనుకుంటున్నాను ఇది Z అనేది రెసిస్టర్ కానప్పుడు మాత్రమే మీరు ఈ డెరివేషన్ పొందుతారు సరే కాబట్టి దయచేసి ఈ విషయాలను కొంచెం జాగ్రత్తగా వర్తింపచేయండి మరియు ఆ విధంగా మీరు సమస్యను పరిష్కరించవచ్చు వాస్తవానికి ఇది సరళమైన సిరీస్ ఎలిమెంట్ అయితే మనం దాన్ని నేరుగా పరిష్కరించవచ్చు కానీ ఇప్పుడు ఇక్కడ మరొక విషయం ఇక్కడ మరొకటి ఉంటే ఊహించుకోండి మరొకటి అక్కడ మరియు మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి అప్పుడు ఈ ప్రత్యేక విధానాన్ని ఉపయోగించి పరిష్కరించడం చాలా క్లిష్టంగా మారుతుంది కాబట్టి ఈ అన్ని సందర్భాల్లో మీరు క్యాస్కేడ్ నెట్వర్క్ యొక్క ABCD మ్యాట్రిక్స్ ను కనుగొనే ఈ ప్రత్యేక విధానాన్ని ఉపయోగించడం మంచిది కాబట్టి ఇక్కడ n టర్మ్స్ ఉన్నాయని పరిగణించండి అవన్నీ గుణించి మొత్తం ABCD మ్యాట్రిక్స్ ను కనుగొని ఆపై మొత్తం S పరామితిని తెలుసుకోవడానికి నిర్దిష్ట సూత్రాన్ని ఉపయోగించండి కాబట్టి ఈ విషయంతో నేటి ఉపన్యాసాన్ని ముగించాము కాబట్టి ఈ రోజు మనం పారామితుల గురించి మాట్లాడాము మరియు దాని వివిధ పారామితులు ఏమిటి ABCD పారామితుల నుండి S పరామితికి ఎలా మార్చాలో చూశాము ఇప్పుడు తరువాతి ఉపన్యాసంలో వేర్వేరు సర్క్యూట్లను ఎలా గ్రహించాలో అనేక ఆచరణాత్మక ఉదాహరణలను తీసుకోబోతున్నాము ఉదాహరణకు పవర్ డివైడర్లు కప్లర్లు ఫిల్టర్లు మరియు మొదలైనవి మరియు వేర్వేరు చిన్న భాగాల యొక్క ABCD మ్యాట్రిక్స్ కాన్సెప్ట్ ను మనం ఇక్కడ ఉపయోగించబోతున్నాం వాటిని గుణించి మొత్తం S మ్యాట్రిక్స్ ను కనుక్కుంటాము కాబట్టి అప్పటి వరకు అధ్యయనం చేయండి మరియు మిమ్మల్ని తదుపరి ఉపన్యాసంలో కలుస్తాను బై Glossary English word Word Meaning Frequency ఫ్రీక్వెన్సీ పౌనఃపున్యం Reciprocal రెసిప్రోకల్ పరస్పరం Symmetry సిమెట్రీ సమరూపత Unitary యూనిటరీ ఏకీకృత